ఈ దశలో ముఖ్యమైనది ఏమిటంటే IoT యొక్క నిర్వచనం ఏమిటో ఖచ్చితంగా అర్థం చేసుకోవడం ఇప్పటివరకు నేను చూడగలిగిన మరియు అర్థం చేసుకోగలిగిన ఉత్తమ నిర్వచనం ITU లో ఉంది ఆ నిర్వచనం ప్రకారం ఇది సమాచార సమాజానికి ప్రపంచ మౌలిక సదుపాయం మనం సమాచార సమాజం లో నివసిస్తున్నాము సమాచారాన్ని నిర్వహించగలిగే సామర్ధ్యం ఉన్న ప్రపంచంలో ఉన్నాము సమాచార సమాజానికి ప్రపంచ మౌలిక సదుపాయం అధునాతన సేవలను అందిస్తుంది అది ఎలాగంటే ఇప్పటికే ఉన్న మరియు అభివృద్ధి చెందుతున్న ఇంటర్ఆపరేబుల్ ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీల ఆధారంగా భౌతిక మరియు వర్చువల్ విషయాలను ఇంటర్కనెక్ట్ చేసి మెరుగుపరచడం ద్వారా అద్భుతమైన నిర్వచనం బహుశా బాగా చేసారు మరియు చాలా సంక్షిప్తంగా ఇది ఏమి చెబుతుందో చూడండి ఇది భౌతిక వస్తువులు మరియు వర్చువల్ వస్తువులు అని చెబుతుంది వర్చువల్ అంటే ఏమిటి వర్చువల్ అంటే కనిపించని వస్తువులు మీరు వాటిని చూడలేరు ఉదాహరణకు మీరు కాగితం గురించి మాట్లాడవచ్చు ఇది మీరు చూసేది మీరు ఇ పేపర్ అని చెప్పినప్పుడు లేదా మీరు ఇ బుక్ అని చెప్పినప్పుడు అది వర్చువల్ ఇప్పటికే ఉన్న మరియు అభివృద్ధి చెందుతున్న ఇంటరాపెరబుల్ సమాచారం ఆధారంగా భౌతిక మరియు వర్చువల్ విషయాలను పరస్పరం అనుసంధానించడం ఇంకా కమ్యూనికేషన్ టెక్నాలజీలలో ఇంటర్ ఆపరేబుల్ గా చూడండి 0201 అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలను తీసుకురావడానికి మేము తీసుకువచ్చే కొత్త విషయాలు ఏమిటి అది నిజంగా ఇక్కడ కీలకం ఒకవేళ అది ఒక IoT అంటే మన చుట్టూ ఉన్నవన్నీ వస్తువులే మీ చుట్టూ మీరు చూసేవి వస్తువులు మీరు ఈ కుర్చీ గురించి మాట్లాడవచ్చు ఇది ఒక వస్తువు మరియు మీరు ఈ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ గురించి మాట్లాడవచ్చు ఇది మరొక వస్తువు మరియు కుర్చీ ఈ కంప్యూటర్తో మాట్లాడాలని మీరు కోరుకుంటారు మీరు దాన్ని ఎలా ప్రారంభిస్తారు నేను ఒక కుర్చీ మరియు ల్యాప్టాప్ అని చెప్పాను ఇవి 2 వైవిధ్య వస్తువులు మరియు ఈ 2 వైవిధ్య వస్తువులు ఎలా ఒకదానితో ఒకటి పని చేస్తాయో మీరు ఆలోచించవచ్చు ఒక వ్యక్తి ఈ కుర్చీపై కూర్చుంటే ల్యాప్టాప్ స్విచ్ ఆన్ అవ్వాలి మీరు చెప్పగల ఒక సాధారణ ఆలోచన ఇది ఒక వస్తువు మరొక వస్తువుకి అది ఆన్ అవ్వాలన్న విషయాన్ని తెలియజేస్తుంది 2 భౌతిక వస్తువులు వంటి చాలా సరళమైన IoT వ్యవస్థ మానవ జోక్యం లేకుండా ఒకదాని తో ఒకటి మాట్లాడుకోవడం అనేది చాలా విషయాల మెరుగుదలకు సోపానం ఇది శక్తిని ఆదా చేస్తుంది ఉదాహరణకు ఒక వ్యక్తి ఈ కుర్చీపై కూర్చున్నప్పుడు మాత్రమే ల్యాప్టాప్ స్విచ్ ఆన్ అవుతుంది అంటే వ్యవస్థకు అనుసంధానించబడిన సెన్సార్ ఉంది ఇది మానవుడి ఉనికిని గ్రహించి దానిని గ్రహించిన తర్వాత అది ల్యాప్టాప్ కి సిగ్నల్ ఇస్తుంది ఒక వ్యక్తి ఉన్నాడు ఎందుకు ల్యాప్టాప్ ఆన్ చెయ్యవని ఇంతకుముందు ల్యాప్టాప్ ఆపివేయబడింది అంటే మీరు చాలా శక్తిని ఆదా చేసారు మీరు చాలా ఉపయోగకరమైన శక్తిని ఆదా చేసారు మరియు ఆ విధంగా మీరు 2 విషయాలను ఒకదానితో ఒకటి మాట్లాడటానికి వీలు కలిపించి మానవజాతి యొక్క మంచి కోసం మొత్తం వ్యవస్థ మరియు మొత్తం విశ్వం యొక్క మంచి కోసం ఉపయోగకరమైన సమాచారాన్ని చాలా పెద్ద సందర్భంలో మార్పిడి చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నారు ITU లో ఉంచిన చాలా మంచి నిర్వచనం ఇది మీరు వర్చువల్ వస్తువులను కనెక్ట్ చేయడానికి కూడా ప్రయత్నించవచ్చు ఉదాహరణకు ఒక వ్యక్తి ఈ కుర్చీపై కూర్చున్నప్పుడు ల్యాప్టాప్ స్విచ్ ఆన్ చేసి ఇ బుక్ తెరుస్తుంది ఏమి జరుగుతుందంటే స్పష్టమైన ఉనికిని బట్టి భౌతిక విషయం అయిన ల్యాప్టాప్ ఉనికి లో లేని వర్చువల్ పుస్తకాన్ని ప్రేరేపిస్తుంది మానవుడు ల్యాప్టాప్ ద్వారా వర్చువల్ వస్తువును యాక్సెస్ చేస్తున్నాడు ఇవన్నీ IoT యొక్క ITU నిర్వచనం యొక్క ఉదాహరణలోకి వస్తాయి IoT వ్యవస్థ యొక్క నిర్వచనం ఏమిటో చెప్పడానికి ఇది మంచి మార్గం అన్ని ముఖ్యమైన అవసరాలను తీర్చడానికి అన్ని ముఖ్యమైన పనులను చేసే మంచి ఐయోటి వ్యవస్థను మీరు ఎలా సమకూర్చుకోగలరనే దాని గురించి చాలా ఆచరణాత్మక కోణం నుండి అర్థం చేసుకుందాం ఈ చిత్రాన్ని మీకు చూపిస్తాను ఈ చిత్రంలో IoT పరికరాలు ఉన్నాయి మీరు ఈ ఒక పరికరాన్ని ఇక్కడ చూడవచ్చు మరియు మీరు అలాంటి n పరికరాలను కలిగి ఉండవచ్చు మరియు ఈ IoT పరికరాలు బ్యాటరీతో నడిచేవి లేదా బాహ్య వనరుల నుండి పొందిన శక్తితో నడపబడతాయి మీరు దీన్ని రెండు విధాలుగా చేయవచ్చు ఈ అన్ని IoT పరికరాలు ఇక్కడ పర్యావరణం నుండి ఏదో గ్రహించే సెన్సార్లతో అమర్చబడి ఉంటాయి పర్యావరణాన్ని గ్రహించే ఈ పరికరాలన్నీ స్వభావంతో అనలాగ్ కానీ ఈ రోజుల్లో అనలాగ్ సమాచారం నుండి గ్రహించిన డేటా నేరుగా ప్రాసెస్ చేయబడుతుంది మరియు డిజిటల్ సమాచారం నేరుగా ఈ IoT పరికరాలకు డిజిటల్ డేటాగా లభిస్తుంది ముఖ్యంగా మీరు అనలాగ్ సమాచారం లేదా అనలాగ్ డేటాను డిజిటల్ డేటాలోకి ప్రాసెస్ చేయవచ్చు మరియు దానిని నేరుగా ఈ పరికరాల్లో అందుబాటులో ఉంచవచ్చు ముఖ్యంగా ఇది వాతావరణాన్ని సెన్సింగ్ చేస్తుంది ఇవన్నీ ఈ గేట్వే పరికరం అని పిలువబడే దాని లోకి డేటాను నెట్టివేస్తున్నాయి ఈ IoT పరికరానికి మరియు ఈ గేట్వే పరికరానికి మధ్య తేడా ఏమిటి సరే ఒక IoT పరికరం ఇక్కడ కొన్ని సర్క్యూట్రీ లు ఇక్కడ కొన్ని కనెక్టర్లు మరియు ఇక్కడ ఒక విధమైన నిల్వను కలిగి ఉన్న చిన్న PCB ని కూడా మించదని మీరు ఊహించవచ్చు సాధారణంగా మీరు పరిమాణం గురించి మాట్లాడవచ్చు ఇది 2 మరియు రెండున్నర సెంటీమీటర్ల వంటిది కావచ్చు లేదు నేను పొడవును 5 సెంటీమీటర్ల మరియు వెడల్పు సుమారు 2 లేదా రెండున్నర సెంటీమీటర్ల ఉంచుతాను మీరు వీటి గురించి మాట్లాడితే IoT పరికరం ఎలా ఉంటుందో దాని గరిష్ట పరిమాణాన్ని నేను చెబుతాను కాని మీరు గేట్వే పరికరాన్ని చూస్తే అవి సరైన నిష్పత్తిని కలిగి ఉంటాయని నేను భావిస్తున్నాను నేను ఈ గేట్వేని తీసివేసి ఈ గేట్వేని కొంచెం పెద్దదిగా చూపిస్తాను ఇప్పుడు గేట్వే బాగానే ఉందని నేను చెబుతాను ఈ గేట్వే తప్పనిసరిగా పెద్దది మరియు మీరు దేనితో పోల్చారో తెలుసుకోవాలనుకుంటే పెద్దది అంటే ఏమిటి ఒక IoT పరికరంతో పోల్చితే మీరు అందుబాటులో ఉన్న షెల్ఫ్ బోర్డులలో చాలా వరకు మీకు తెలుసు ఇందులో రాస్ప్బెర్రీ పై ఉంటుంది ఇది గేట్వే పరికరానికి చాలా మంచి ఉదాహరణ బీగల్బోర్డ్ అటువంటి ఉదాహరణ ఓడ్రాయిడ్ మరొక ఉదాహరణ బీగల్బోన్ మరొక ఉదాహరణ ఇంటెల్ ఎడిసన్ ఆధారిత బోర్డు నుండి ఎడిసన్ మరొక ఉదాహరణ కావచ్చు ఇంటెల్ నుండి గెలీలియో ఆధారిత బోర్డు మరొక ఉదాహరణ మీకు ఈ బోర్డుల సమూహం ఉంది ఉదాహరణకు ఆర్డునో ఆధారిత బోర్డులు కావచ్చు ఆర్డునో ఒక ముఖ్యమైన హార్డ్వేర్ భాగం మరియు దాని ఉపయోగం ప్రసిద్ది చెందింది ఆర్డునో 100 మెగాహెర్ట్జ్ ప్రాసెసర్ వద్ద ఆర్మ్ కార్టెక్స్ను పొందుపరుస్తుంది వీటిని ఎంబెడ్ బోర్డులు అని కూడా పిలుస్తారు ఇది ఇంటెల్ ఎడిసన్ బోర్డ్ ఇంటెల్ గెలీలియో బోర్డ్ టీజా బీగల్బోర్డ్ బీగల్బోన్ లేదా రాస్ప్బెర్రీ పై Intel Edison board Intel Galileo board teiza beagleboard beaglebone or raspberry pi కావచ్చు ఈ పరికరాల్లో దేనినైనా పరిమాణం లో కొంచెం పెద్దదిగా కనిపించే గేట్వే పరికరాన్ని ఏర్పరుస్తుంది మరియు అది ఏమి అమలు చేయాలి ఇది ఎంబెడెడ్ OS ను సాధారణంగా ఓపెన్ సోర్స్ ఉబుంటు లాంటిది అమలు చేయాలి క్షమించండి ఇది కొంచెం వింతగా ఉంది మళ్ళీ వ్రాస్తాను ఇది ఉబుంటు సాధారణంగా ఇది ఆపరేటింగ్ సిస్టమ్ను ఉబుంటు వంటి ఎంబెడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ను అమలు చేయగలదు ఇది ప్రాథమికంగా లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఇది అవసరమైన అన్ని ప్యాకేజీలను నడుపుతుంది ఇది మనకు కనెక్ట్ అవ్వడానికి అనుమతిస్తుంది ఇక్కడ రూపావళి ఏమిటి రూపావళి IoT పరికరాలు ఈ గేట్వే పరికరానికి నిరంతరం డేటాను పంపుతున్నాయి మరియు ఏ ప్రయోజనం కోసం సరే మీరు నిజంగా వచ్చి ఈ డేటా IoT పరికరాల నుండి గేట్వే కి బదిలీ కావడం ఏమిటో చూడాల్సి వస్తే ఒక IoT వ్యవస్థలో కొన్ని ముఖ్యమైన బ్లాక్లు ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి మరియు ఆ ముఖ్యమైన బ్లాకులను గీయడానికి నన్ను అనుమతించండి IoT పరికరాలు 1 నుండి N వరకు ఉంటాయి మరియు గేట్వే ఉంది డేటా ఈ దిశలో గేట్వే కి వెళుతుంది ఈ గేట్వే 'TI' 'బీగల్బోర్డ్ ' 'బీగల్బోన్' లేదా 'రాస్పబెర్రి పై' లేదా 'ఇంటెల్ ఎడిసన్ గెలీలియో Intel Edison Galileo" వంటి చర్చించబడిన వాటి పరిమాణం లో లేదు కానీ ఇది కొంచెం పెద్దది ఇది ఒక సాధారణ 'IP రౌటర్IP router" యొక్క పరిమాణం లో ఉంటుంది IoT సందర్భంలో ఇటువంటి పరికరాలకు పెద్ద పాత్ర ఉంటుంది మరియు అలాంటి పరికరాలను ఎడ్జ్ పరికరాలు అంటారు గేట్వే లు ఎడ్జ్ పరికరాల కి కనెక్ట్ చేయగలవు కనుక ఇది సాధారణ గేట్వే కంటే పెద్దదిగా ఉండాలి భౌతిక రూపము లో మరియు ఇది ప్రాసెస్ చేయగల డేటా మొత్తంలో ఇది పెద్దది గేట్వే పరికరం IoT పరికరాల నుండి ఉత్పత్తి చేయబడిన డేటాను స్మార్ట్ గా నిర్వహించగలదు ఈ గేట్వే కి నేరుగా ఇంటర్నెట్కు కనెక్ట్ చేయాలా వద్దా అనే ఎంపిక నాకు ఉందని ఇది సూచిస్తుంది లేదా మీరు ఇంటర్నెట్కు కనెక్ట్ అయ్యే ఇతర ఎడ్జ్ పరికరాలను గేట్వే ను పాస్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇంటర్నెట్కు కనెక్ట్ అవ్వడానికి రెండు అవకాశాలు ఉన్నాయి ఎడ్జ్ పరికరాలను మరియు గేట్వే పరికరాలను కలిగి ఉండటానికి గల కారణాలను నేను తరువాత వివరిస్తాను రెండు ఎంపికలు ఎందుకు ఉన్నాయో అర్థం చేసుకోవడానికి నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను నా వద్ద భారీ మొత్తంలో డేటా ఉత్పత్తి అవుతోంది ప్రతి సెకనుకు అనలాగ్ సెన్సార్ నుండి 16 బిట్స్ డేటా ఉత్పత్తి అవుతుందని అనుకోండి మరియు అలాంటి పరికరాలు N ఉన్నాయి కాబట్టి ప్రతి సెకనులో N టైమ్స్ 16 బిట్స్ డేటాను నేను కలిగి ఉన్నాను 1 నిమిషం 1 గంట లేదా 1 రోజులో సేకరించబడే డేటా మొత్తాన్ని ఊహించుకోండి ఇది చాలా పెద్ద డేటా మరియు ఇది ఈ గేట్వే పరికరం గుండా వెళ్ళాలి లేదా అది ప్రత్యామ్నాయ మార్గం గుండా వెళ్ళాలి ఈ గేట్వే ను ఉపయోగించటానికి ఒక కారణం ఏమిటంటే IoT పరికరాలు TCP IP ప్రోటోకాల్ ను డిఫాల్ట్ గా గుర్తించలేకపోవచ్చు TCP IP ప్రోటోకాల్ ఇంటర్నెట్లో కమ్యూనికేషన్ కోసం ఉపయోగించబడుతుంది వారు కొన్ని సాధారణ ఎంబెడెడ్ కోడ్ లేదా ప్రోటోకాల్ను ఉపయోగిస్తున్నారు తద్వారా వారు గేట్వే తో కనీస పద్ధతిలో కమ్యూనికేట్ చేయవచ్చు గేట్వే IoT పరికరాలు ఉపయోగించే ప్రోటోకాల్ ను అర్థం చేసుకుంటుంది మరియు వాటిని ప్రామాణిక ఇంటర్నెట్ ప్రోటోకాల్ TCP IP గా మారుస్తుంది IoT పరికరాలు మెమరీలో కొన్ని అవరోధాల వలన లేదా ప్రాసెసింగ్ లో అవరోధాల కారణంగా ప్రామాణిక ఇంటర్నెట్ ప్రోటోకాల్ ను ఉపయోగించలేకపోవచ్చు కాబట్టి గేట్వే IoT పరికరాల నుండి అందుకున్న డేటాను అనువదిస్తుంది మరియు వాటిని ఇంటర్నెట్ మరియు LAN ద్వారా అర్థమయ్యే డేటాగా మారుస్తుంది ఇది గేట్వే యొక్క ఒక పని కానీ నేను పంపే డేటాను అర్ధవంతం చేయడం ద్వారా గేట్వే ను స్మార్ట్ గా చేయగలను ఇది వ్యవసాయ ఫీల్డ్ కి సంబంధించిన డేటా కావచ్చు ఇది పరిసర ఉష్ణోగ్రత ప్రెషర్ లేదా సాయిల్ మాయిస్చర్ గురించి కావచ్చు ప్రసారం చేయబడుతున్న డేటా రకాన్ని అది గ్రహించగలిగితే తెలివైన కార్యకలాపాలైన డేటాను సగటున సేకరించడం లేదా గరిష్ట లేదా కనిష్ట విలువను ఎంచుకోవడం సేకరించిన డేటాను సంగ్రహించడం మరియు ఆ డేటాను ఇంటర్నెట్ లింక్ ద్వారా ప్రసారం చేయడం వంటివి చేయగలదు కానీ గేట్వే ద్వారా నేరుగా ఇంటర్నెట్లో డేటాను ప్రసారం చేయడం మంచి ఎంపిక కాకపోవచ్చు నేను డేటాపై మరింత క్లిష్టమైన అనలిటిక్స్ ను కూడా చేయగలను మరియు దాని కోసం చాలా ప్రాసెసింగ్ చేయవలసి ఉంటుంది కాబట్టి డేటాను సేకరించి ప్రాసెసింగ్ కోసం ఎడ్జ్ పరికరాల కి బదిలీ చేయడానికి నేను గేట్వే పరికరాన్ని ఉపయోగిస్తాను ఇది డేటా ను డూప్లికేట్ చెయ్యడం లేదా డూప్లికేట్ డేటా ను తొలగించడం వంటి క్లిష్టమైన ప్రక్రియలకు సహాయపడుతుంది కొన్ని సందర్భాల్లో డేటాను నేరుగా ఇంటర్నెట్కు పంపించడం ఉపయోగకరంగా ఉండవచ్చు ఇతర సందర్భాల్లో శక్తివంతమైన ఎడ్జ్ పరికరాల ద్వారా డేటాను పాస్ చేయడం మంచిది దీని అర్థం ఇంటర్నెట్ యొక్క మొదటి మూలకాన్ని ఆర్కిటెక్చర్ ఫైనలైజేషన్ అంటారు మరియు నేను ఎడ్జ్ పరికరాల ను చర్చించాను రెండవ కారణం కొంచెం క్లిష్టంగా ఉంటుంది ఎడ్జ్ పరికరాల డేటాను ప్రాసెస్ చేసి అన్ని పరికరాల నుండి వచ్చే డేటాను తగ్గించి సంగ్రహించి అప్లోడ్ చేస్తుంది ఎడ్జ్ పరికరాలు చాలా సరళమైన పనులను చేయగలదని దీని అర్థం ఏదైనా సందర్భంలో డేటాను మరింత ప్రాసెస్ చేయాలి కాబట్టి IoT నిర్మాణంలో నిల్వ చేయడం ఒక ముఖ్యమైన భాగం ఇది లోకల్ లేదా క్లౌడ్ స్టోరేజ్ కావచ్చు మరియు ఇది ఆర్కిటెక్చర్ యొక్క రెండవ అంశం డేటాని రెస్ట్ చేసి పుష్ చేసి మరియు స్టోర్ చేయబడిన తర్వాత నేను డేటాను విశ్లేషిస్తాను కాబట్టి మూడవ బ్లాక్ డేటా అనలిటిక్స్ ఇది ఒక ముఖ్యమైన బ్లాక్ డేటా విశ్లేషించబడినప్పుడు ఎనాలిసిస్ బ్లాక్ ఉపయోగించబడుతుంది కాని నేను డేటాను విజువలైజ్ చేయలేను మన ఆర్కిటెక్చర్ యొక్క నాల్గవ బ్లాక్ ఇది నేను IoT వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు 4 బ్లాక్స్ ఉంటాయి అనేక వైవిధ్యాలు ఉన్నాయి మరియు మొత్తం వ్యవస్థను చూడటానికి అనేక మార్గాలు ఉన్నాయి లోకల్ లేదా క్లౌడ్ స్టోరేజ్ కావచ్చు అన్ని సందర్భాల్లో డేటా నిల్వ చేయబడే ఒక అనలిటిక్ బ్లాక్ ఉంటుంది మరియు దానిని వివిధ అనలిటికల్ ఇంజిన్స్ ద్వారా విశ్లేషించవచ్చు మరియు ఇది ఉపయోగకరంగా మరియు సరైనదిగా చేయవచ్చు మేము డేటాను విజువలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నందున ఈ విషయాలు ఉపయోగపడతాయి కాబట్టి నాకు 4 పరికరాలు ఉన్నాయి 4 వేర్వేరు బ్లాక్లు IoT వ్యవస్థ యొక్క ఆర్కిటెక్చర్ ఏర్పరుస్తాయి నేను ఇప్పుడు ఈ ప్రతి బ్లాక్ని వివరంగా వివరిస్తాను నా చర్చ ఈ IoT పరికరాల రూపకల్పన సెన్సార్ల నుండి డేటా ఎలా విశ్వసనీయంగా సేకరించి ప్రాసెస్ చేయవచ్చు అసలు డేటా ఈ గేట్వే కి ఎలా బదిలీ చేయవచ్చు అనే విషయాల గురించి

IoT పరికరం ఏమిటో నేను ఇప్పుడు చర్చిస్తాను